గత వారంలో నేను స్పెరికల్లీ సిమెట్రిక్ సిస్టమ్ల కోసం ష్రోడింగర్ సమీకరణాన్ని పరిచయం చేశాను మరియు యాంగ్యులాయర్ మొమెంటమ్ యొక్క లక్షణాలు మరియు హైడ్రోజన్ అణువు మరియు దాని సంబంధిత కక్ష్య గురించి కూడా చర్చించాను ఈ ఉపన్యాసంలో స్పెరికల్లీ సిమెట్రిక్ సిస్టమ్ ల కోసం వేవ్ ఫంక్షన్ యొక్క రేడియల్ భాగాన్ని పరిష్కరించే ఆలోచనను నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను ఎందుకంటే హైడ్రోజన్ అణువు వలె విశ్లేషణాత్మక పరిష్కారాలు సాధ్యమయ్యే చోట అన్ని పొటెన్షియల్స్ లేవు కాబట్టి ఈ ఉపన్యాసం లో యొక్క రేడియల్ భాగం కోసం ష్రోడింగర్ సమీకరణం యొక్క న్యూమెరికల్ సొల్యూషన్ చర్చించబడుతుంది కాబట్టి 3 డైమెన్షనల్ పొటెన్షియల్స్ కోసం ష్రోడింగర్ సమీకరణం గుర్తు చేసుకుంటే ఈ V లాగా కేవలం r యొక్క ఫంక్షన్ లాగా ఉందని స్పెరికల్లీ సిమెట్రిక్ పొటెన్షియల్ కోసం ఎటువంటి వెక్టర్ లేదని మరియు ఇది మీద ఆపరేట్ అవుతూ మీకు E ని ఇస్తుంది కాబట్టి ఈ సమీకరణంలో V స్పెరికల్లీ సిమెట్రిక్ గా ఉంటుంది మరియు ఇది మనం మునుపటి ఉపన్యాసాలలో మాట్లాడిన విషయం అందువలన వేవ్ ఫంక్షన్ వెక్టర్ యొక్క ఫంక్షన్గా వేరియబుల్స్ RrYlmθϕ గా విభజించడం ద్వారా విడిపోతుంది ఇక్కడ Ylms అనేది యాంగ్యులాయర్ మొమెంటమ్ యొక్క స్క్వేర్ కోసం ఉన్న ఐగెన్ ఫంక్షన్లు Ylmθϕ అనేది ఐగెన్ విలువ ll12 మరియు ఇది యాంగ్యులాయర్ మొమెంటమ్ యొక్క z భాగం కూడా దీని విలువ m Ylmθϕ మనము గత వారం ఉపన్యాసాలలో ఇవన్నీ చర్చించాము ఇక్కడ మనం దృష్టి పెట్టాలనుకుంటున్నది సంఖ్యాపరంగా r యొక్క పరిష్కారాన్ని పొందడం కాబట్టి మీరు ఇప్పటివరకు జరిగిన చర్చ నుండి చూడగలిగినట్లుగా Ylmθϕ అన్ని V లకు సమానంగా ఉంటాయి అందువలన R మాత్రమే V రూపం మీద ఆధారపడి ఉంటుంది మరియు గత వారం మేము R కోసం హైడ్రోజన్ అణువు పొటెన్షియల్ కోసం చాలా పరిమిత కేసులను పరిష్కరించాము ఇప్పుడు మనం ఇప్పుడు చేయాలనుకుంటున్నది ఏమిటంటే దీనిని సాధారణ V కోసం పరిష్కరించడం ఫంక్షన్ urr గా ఉండే మనము R అని వ్రాసిన పరిష్కారాన్ని సులభతరం చేయడం కాబట్టి u యొక్క రెండవ డెరివేటివ్ మాత్రమే సమీకరణంలో కనిపిస్తుంది మరియు 22mulll122mr2ulrVulrEulrఅని వచ్చే సమీకరణం ఏమిటో నేను త్వరగా వ్రాస్తాను ఇది మనము పరిష్కరించాలనుకుంటున్న ష్రోడింగర్ ఈక్వేషన్ ఆపై వేవ్ ఫంక్షన్ ψ అనేది ulr గా ఇవ్వబడింది ఇక్కడ n n ను కూడా చేర్చండి కాబట్టి నేను దీనిని unlrrYlmθϕ అని వ్రాయబోతున్నాను కాబట్టి ఈ సందర్భంలో మీపై దృష్టి పెడుతుంది మరియు మనము కొన్ని సాధారణ లక్షణాలను పొందాము మరియు అది ulrrl1 కోసం r విలువ 0 వెళ్ళే కొద్దీ ఇలా ఉంటుంది కాబట్టి V అనేది 0 కి వెళ్ళే కొద్దీ r ఇన్ఫినిటీ గా వెళుతుంది అలాగే u విలువ e 2mE2r గా వెళుతుంది దీనిని మనము పొందాము కాబట్టి మనము దీనిని న్యూమెరికల్ గా పరిష్కరిద్దాము ఒక డైమెన్షనల్ కేసులను ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి x డైరెక్షన్లో సాధారణ పొటెన్షియల్ కోసం మనము అక్కడ ఏమి చేశాము మనము సైజు l ఉన్న ఒక పెద్ద బాక్స్ ను తీసుకున్నాము కాబట్టి బౌండరీ లు నిజంగా చాలా దూరంలో ఉన్నాయి మరియు వేవ్ ఫంక్షన్ ψ ను బౌండరీల వద్ద 0 గా ఉంచారు ఆపై రెండు వైపుల నుండి పరిష్కారాన్ని పరిష్కరించారు ఆపై మధ్యలో ఉన్న బౌండరీ కండిషన్ ని సరిపోల్చండి ఆ సందర్భంలో మనము ఏమి చేసాము మనము విలువను తీసుకుందాం ఇది ఎడమ నుండి ఎడమ x వైపు నుండి వచ్చే పరిష్కారాన్ని గుర్తు చేసుకుందాం మరియు మనము దానిని సరిగ్గా x గా లెక్కిస్తాము మరియు ఒక సమయంలో కొంత x విలువ తీసుకున్నప్పుడు మనకు l ఉంటుంది అంటే ఇక్కడ l మిగిలాయి అంటే సరైన ఐగెన్ విలువ E కోసం rr కు సమానంగా ఉండాలి మనము పరిష్కారాన్ని ఎలా నిర్మిస్తాము స్పెరికల్ పొటెన్షియల్ కోసం మనము సరిగ్గా అదే పని చేయబోతున్నాం కాబట్టి స్పెరికల్ పొటెన్షియల్ కోసం మనము సరిగ్గా అదే చేస్తాము కాబట్టి దశలవారీగా న్యూమెరికల్ సొల్యూషన్ ప్రక్రియల ద్వారా మీకు వివరిస్తాను స్టెప్ 1 నేను 22mull122mr2uVruEu సమీకరణాన్ని పరిష్కరిస్తున్నాను కాబట్టి మొదట ఈ దూరాలను మరియు ఎనర్జీలను పునర్వ్యవస్థీకరించడం అనేది మొదటి స్టెప్ అవుతుంది తద్వారా దూరాలు ఆర్డర్ 1 అయ్యే విధంగా ఉంటాయి కాబట్టి నేను r విలువ 1 2 3 4 5 మరియు అలా కొలుస్తున్నాను అందువలన ఎనర్జీ చేకూరుతుంది నేను దీనిని ఒక ఉదాహరణ ద్వారా వివరిస్తాను కాబట్టి మనం హైడ్రోజన్ అణువు యొక్క ఉదాహరణను తీసుకుందాం లేదా హైడ్రోజన్ అణువులు లేదా అయాన్ అని వ్రాద్దాం అంటే Ze24π01r అనేది V రూపంలో ఉంటుంది కాబట్టి u కోసం సమీకరణం 22md2udr2 ll122mr2u Ze24π01ruEu గా ఉంటుంది ఇప్పుడు స్పష్టంగా కట్టుబడి ఉన్న స్టేట్ లకు E నెగటివ్ గా ఉంటుంది E విలువ 0 కంటే తక్కువ కాబట్టి నేను 22md2udr2 ll122mur2 Ze24π01ru |E|u గా సమీకరణాన్ని తిరిగి వ్రాయబోతున్నాను ఇప్పుడు నేను చేయాలనుకుంటున్న మొదటి విషయం దూరాలను రీస్కేల్ చేయడం ఇప్పుడు ఇక్కడ నాకు పారామితులు చిన్నవిగా ఉంటాయి దీని నిబంధనల ప్రకారం నేను దూరాలను రాయాలి కాబట్టి నాకు ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి ఉంది నాకు ట్రాన్స్ కాన్స్టాంట్ ఉంది మరియు నాకు Ze24π0 ఉంది ఒక సమస్యను నిర్ణయించే 3 బాహ్య పారామితులు ఇవి ఇప్పుడు నేను 10 30 కిలోగ్రాముల ఆర్డర్గా m యొక్క పరిమాణాన్ని రీస్కేల్ చేయకపోతే h అనేది 10 34 k g మీటర్ స్క్వేర్ సెకండ్ ఇన్వర్స్ కలిగిన ప్రాసెస్ యొక్క ఆర్డర్ మరియు ఈ పరిమాణం10 38 9 సార్లు 109 ఆర్డర్ కాబట్టి అది 10 28 క్రమం ఇవి చాలా చిన్న పరిమాణాలు నేను నిజంగా ఈ ఆర్డర్ లో r ఉండటానికి తీసుకోలేను కాబట్టి నేను r ను వ్రాయబోతున్న విధానం కొన్ని సార్లు x స్కేలింగ్ ఫ్యాక్టర్కు సమానంగా ఉంటుంది మరియు స్కేలింగ్ ఫ్యాక్టర్ mZe24π0 పరంగా ఉండాలి మరియు మరియు లను డైమెన్షనల్ ద్వారా నిర్ణయించండి మీరు విశ్లేషణ చేసిన తర్వాత మీరు పొందేది a 4π02Ze2m కి సమానంగా ఉంటుంది ఇది బోర్ వ్యాసార్థం లేదా 10 10 మీటర్ల క్రమం లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను a పరంగా r ను రాయబోతున్నాను కాబట్టి 22md2udr2 ll122mr2u Ze24π01ru |E|u మనం r a x అని వ్రాద్దాం కాబట్టి ఇది 22m1a2d2uxdr2 ll122ma2x2u Ze24π0a1xu |E|u అవుతుంది ఇప్పుడు a యొక్క విలువను ప్రతిక్షేపించండి

మీరు ఇవన్నీ సరళీకృతం చేయండి మరియు అప్పుడు మీకు Z2e424π02m2ull12Z2e44π02m2ux2 Z2e4m4π0221xu |E|u లభిస్తుంది సహజంగా నేను ఎరుపు రంగులో చూపుతున్న ఈ పరిమాణాన్ని ఎనర్జీ యూనిట్ అని గమనించండి ఎందుకంటే ఇది Z2e24π0a తప్ప మరొకటి కాదు ఇది 2 ఛార్జీలు a దూరంలో ఉంటే అది ఎలెక్ట్రోస్టాటిక్ ఎనర్జీ తప్ప మరొకటి కాదు కాబట్టి ఇది సహజం గానే ఎనర్జీ యూనిట్ కాబట్టి మీరు దానిని మరొక వైపుకు తీసుకెళ్తే మీరు 12ull12x2u ux |E|Z2e4m4π022u పొందుతారు అది సమీకరణం కాబట్టి మీరు చివరకు పొందే సమీకరణం 12d2udr2 ll122x2u ux |E|u ఇలా ఉంటుంది ఇక్కడ E అనేది EZ2e44π022 తప్ప మరొకటి కాదు ఇప్పుడు మీరు ఈ సమీకరణం చాలా సరళంగా కనిపిస్తోంది ఈ కాంస్టెంట్లన్నీ దూరం మరియు ఎనర్జీ యూనిట్లలోకి తీసుకోబడ్డాయి స్టెప్ 2 ఏమిటంటే సమీకరణాన్ని తగిన విధంగా రీస్కేల్ చేసిన తర్వాత నేను హైడ్రోజన్ పరమాణువు సమీకరణాన్ని రీస్కేల్ చేయడం యొక్క ఉదాహరణను మీకు ఇచ్చాను మీరు కొద్దిగా భిన్నంగా రీస్కేల్ చేయాల్సిన కొన్ని ఇతర సమీకరణాలు ఉండవచ్చు కాబట్టి మీరు చేసే ఏదైనా రీస్కేల్ కి తగినట్లుగా ఇప్పుడు r 0 ని r R కు భాగిస్తే అంటే R కొంత పెద్దది ఈ విరామాన్ని కొంత వ్యవధిలో చిన్న చిన్న ఇంటర్వల్ లు r గా విభజించండి కాబట్టి మనము ఇక్కడ చేస్తున్నది నా r 0 మరియు వేవ్ ఫంక్షన్ అదృశ్యమయ్యే చోట నేను చాలా దూరం వెళ్తున్నాను ఎందుకంటే ఈ దూరాలు r మరియు సమీకరణాన్ని నేను ఈ మొత్తాన్ని చిన్న r ఇంటర్వల్ మెష్ ని విభజించటానికి ఇంటిగ్రేట్ చేస్తున్నాను కాబట్టి ఈ ప్రతి ఇంటర్వల్ r మరియు నేను ఒక డైమెన్షనల్ సిస్టమ్ల కోసం ఒక సమీకరణం వంటి ఒక డైమెన్షనల్ సిస్టమ్ వంటి సమీకరణం లాగా ఏమి చేస్తాను నేను r 0 నుండి ఇంటిగ్రేట్ చేయడం మొదలుపెడతాను r R నుండి ఇంటిగ్రేట్ చేయడం ప్రారంభిస్తాను మరియు ఎక్కడో మధ్యలో నేను పరిష్కారాన్ని సరిపోల్చుతాను కాబట్టి ఇప్పుడు నేను స్టెప్ లోన్ 3 ఏమి చేయాలి r R వద్ద u విలువను 0 గా తీసుకోండి మరియు అందుకే వేవ్ ఫంక్షన్ తప్పనిసరిగా అదృశ్యమయ్యే చోట క్యాపిటల్ R చాలా పెద్దదిగా ఉండటం ముఖ్యం మరియు urR ని కొంత పరిమిత సంఖ్యగా తీసుకొని సమీకరణాన్ని లోపలికి ఇంటిగ్రేట్ చేయడం ప్రారంభించండి ఒక డైమెన్షనల్ పొటెన్షియల్ విషయంలో సమీకరణాన్ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలో నేను మీకు చెప్పాను కాబట్టి మీరు తిరిగి వెళ్లి అది ఎలా జరిగిందో చూడాలి కాబట్టి ముఖ్యంగా మీరు చేసేది మీరు ఒక u తీసుకొని ui1uirui తీసుకోవడం మీరు మళ్లీrui ద్వారా అప్డేట్ చేశారు మరియు మీరు ఇప్పుడు ఇది i 1 ui1 అని మీరు ష్రోడింగర్ సమీకరణం ద్వారా అప్డేట్ చేస్తారు ఎందుకంటే ఇది ఆ సమయంలో u విలువపై ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు లోపలికి ఇంటిగ్రేట్ చేయడం ప్రారంభించండి మరియు మీరు u ని r 0 వద్ద 0 గా తీసుకుంటారు ఎందుకంటే u r 0 విలువ rl1 గా ఉంటుందని గుర్తుచేసుకోండి కాబట్టి l 0 కి కూడా ఇది 0 మరియు మీరు ఇంటిగ్రేట్ చేయడం ప్రారంభించండి కాబట్టి మళ్లీ మీరు ui1uirui చేయండి ఇప్పుడు ఇక్కడ మీకు దీని ప్రవర్తన తెలిసినందున మీరు అక్కడ నుండి కొంత సహాయం తీసుకోవచ్చు u r 0 విలువ rl1గా ఉంటుంది కాబట్టి మీరుul1rl అని కూడా వ్రాయవచ్చు మరియు మీరు మొదటి మరియు రెండవ పాయింట్ నుండి మీ పరిష్కారాన్ని నిర్మించడం ప్రారంభిస్తారు ఆపై స్టెప్ 4 కొన్ని ఇంటర్మీడియట్ పాయింట్ r0 వద్ద 0r0R అనేది ur→ur→ |rr0uur← |rr0 తో సరిపోతుంది కాబట్టి మీరు r r0కు అభివృద్ధి చేస్తున్న 2 విభిన్న పరిష్కారాలను సూచిస్తుంది 2 లాగరిథమిక్ డెరివేటివ్స్ మ్యాచ్ అయినప్పుడు నేను దానిని కొంత ముందుగా నిర్వచించిన ఖచ్చితత్వంతో చెప్పాలి మనము మ్యాచ్ కి సంపూర్ణంగా చేరుకోలేము మీరు 103 10 4 10 3 వంటి విలువల లోపల మ్యాచ్ అని చెప్పవచ్చు లేదా నిర్దిష్ట E అంటే E అనేది ఐగెన్ ఎనర్జీ కాబట్టి మీరు మీ ఐగెన్ ఎనర్జీని కనుగొన్నారు అప్పుడు మీరు రీస్కేల్ చేసి మళ్లీ వేవ్ ఫంక్షన్ మరియు అన్నింటినీ నార్మలైజ్ చేస్తారు ఇప్పుడు దీన్ని చేయడానికి నేను మీకు వివిధ స్టెప్ లను ఇచ్చాను దానిని మీరే సాధన చేయాలి నేను ఇంతకన్నా ఎక్కువ చేయలేను మరియు దానిని నేర్చుకోవడానికి ఉత్తమ మార్గం మీరే సాధన చేయడం అందుబాటులో ఉన్న సాఫ్ట్వేర్ల నుండి మీకు తెలిసిన ఏ భాష సహాయంతో అయినా చేయండి కానీ ఈ మెష్ను మీరే తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి ఇంటిగ్రేటింగ్ సాఫ్ట్వేర్ను మీరే వ్రాసి దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించండి మరియు తర్వాత స్టెప్ 5 స్పష్టంగా స్టెప్ 5 లో r0 ద్వారా కంటిన్యూస్ గా చేస్తుంది అంటే మీరు వాటిని మళ్లీ సరిపోల్చండి మరియు నార్మలైజ్ చేయండి మరియు అది సమస్య యొక్క పరిష్కారాన్ని మీకు అందిస్తుంది మీరు E ని స్కాన్ చేయడం చాలా ఎక్కువగా నెగటివ్ ఎనర్జీ నుండి ప్రారంభమవుతుంది మరియు మీరు స్కాన్ చేయడం ప్రారంభించండి మరియు మీరు విభిన్న ఎనర్జీలకు పరిష్కారాలను కనుగొంటారు అనేక అనేక ఐగెన్ ఎనర్జీలు అనేక అనేక ఐగెన్ ఫంక్షన్లు మరియు మీరు పొందుతున్న ఎనర్జీ ఈ ఐగెన్ విలువలకు అనుగుణంగా మీరు వాటిని ఆర్డర్ చేస్తారు కాబట్టి ఇక్కడి తర్వాత ష్రోడింగర్ సమీకరణం యొక్క న్యూమెరికల్ ఇంటిగ్రేషన్ లో మీరు చేయాల్సింది అంతగా ఏమి లేదు కాబట్టి ఈ ఉపన్యాసాన్ని ముగించడానికి ముందు సంక్షిప్తంగా చెప్పాలంటే స్పెరికల్లీ సిమెట్రిక్ పొటెన్షియల్ కోసం 3 డైమెన్షనల్ ష్రోడింగర్ సమీకరణాన్ని పరిష్కరిస్తుందిఅలాగే ఒక డైమెన్షనల్ ష్రోడింగర్ సమీకరణాన్ని veffrll122mr2V తో పరిష్కరించడం లాంటిది ఆపై న్యూమరికల్ టెక్నిక్ 1 డైమెన్షనల్ ష్రోడింగర్ సమీకరణానికి సమానంగా ఉంటుంది దానిని నేను ఈ ఉపన్యాసంలో చర్చించాను కాబట్టి స్పెరికల్లీ సిమెట్రిక్ పొటెన్షియల్స్ కోసం ష్రోడింగర్ సమీకరణం యొక్క పరిష్కారం గురించి మన చర్చ ఇప్పుడు ముగిస్తాను తదుపరి ఉపన్యాసం లో నేను ఫ్రీ ఎలక్ట్రాన్ లైట్ అయిన మరొక వ్యవస్థపై దృష్టి పెట్టబోతున్నాను కానీ ఇప్పుడు మనకు అక్కడ పీరియాడిక్ పొటెన్షియల్స్ ఉంటాయి అందువల్ల ఆ పరిష్కారం ఫ్రీ ఎలక్ట్రాన్ పరిష్కారాల నుండి కొద్దిగా భిన్నంగా ఉంటుంది మరియు బ్యాండ్లకు దారితీస్తుంది